NPTEL ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్స్ బయోరియాక్టర్స్ లో 17 వ లెక్చర్ కు స్వాగతం గత లెక్చర్ లో ప్రాబ్లమ్ 4 1 ని సాల్వ్ చేసాము గత లెక్చర్ కు ముందు లెక్చర్ లో బయోరియాక్టర్ ను ప్రభావితం చేసే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఉష్ణోగ్రత pH మీడియం కంపొజిషన్ ఏరేషన్ యాజిటీషన్ లెవల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ ను గురించి తెలుసుకున్నాము ఇవి చాలా ప్రముఖమైనవి కనుక వాటిల్ని జాగ్రత్తగా మెజర్ చెయ్యాలి కంట్రోల్ చెయ్యాలి వాటికి సంభందించి కొంత చూసాము గత లెక్చర్ లో ప్రాబ్లమ్ కు ముందు లెక్చర్ లో డిజాల్వ్డ్ ఆకిజన్ లెవల్ గురించి చూసాము DO ప్రోబ్ గురించి మాట్లాడే టప్పుడు కొంత సందిగ్ధం ఉంది అది ఒక పొరపాటువలన కాథోడ్ ప్లాటినం యానోడ్ సిల్వర్ లాస్ట్ టైమ్ నేను రెండిటిని కలిపివేసినట్లున్నాను లేకపోతె మిగతాదంతా సేమ్ కాథోడ్ ప్లాటినం యానోడ్ సిల్వర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ 4 1 గురుంచి దాని సొల్యూషన్ గురించి చూసాము ఇక్కడి నుంచి ముందుకు వెళదాం యాజిటీషన్ ఇంకా ఏరేషన్ గురుంచి చెప్పుకున్నప్పుడు రెండూ కూడా నుDO ప్రభావితం చేస్తాయి ఇంకా సెల్స్ మీద షియర్ స్ట్రెస్ కలుగ చేస్తాయి అని చెప్పుకున్నాము షియర్ స్ట్రెస్ అంటే ఏమిటి ఫ్లూయిడ్ మెకానిక్స్ పై కోర్స్ చేస్తే మీకు తెలిసి ఉంటుంది కానీ ఎం పర్వాలేదు మీ బ్యాక్ గ్రౌండ్ ప్రకారం మీరు ఈ కోర్స్ చేసి ఉండచ్చు ఉండక పోవచ్చు షియర్ స్ట్రెస్ ను ఇలా అర్ధం చేసుకుందాం చపాతి పిండి లేదా రోటీ పిండి తో ఒక బాల్ తీసుకుందాము రెండు అరి చేతుల మధ్య ఆ పిండి బాల్ ను ఉంచుదాం మనం కొద్దిగా అరచేతులు ఒత్తి రెండు చేతులు వ్యతిరేక దిశలో కదిలిద్దాం బాల్ కు ఏమవుతుంది బాల్ చపాతి పిండి వక్రీకరిస్తోంది బంతి వక్రీకరింపబడటానికి చేతులు రెండు వ్యతిరేక దిశలో కదిలి కలుగ చేసే షియార్ స్ట్రెస్ కారణం చపాతి పిండి ఉపరితలం మీద పనిచేస్తున్న ఫోర్స్ లు ఉన్నాయి వాటిని షియర్ ఫోర్స్ అంటారు అది ఉపరితల ఫోర్స్ రెండు చేతుల మధ్య రిలేటివ్ వెలాసిటీ ఉన్నంత వరకు అంటే రెండు చేతులు వ్యతిరేక దిశలో కానీ ఒకే దిశలో కదులుతున్నా వేర్వేరు వేగాలతో కదిలితే అది రిలేటివ్ వెలాసిటీ ఉన్నంత వరకు రెండు చేతుల మధ్య ఉన్న పిండి బంతి షియర్ స్ట్రెస్ కు లోనవుతుంది దాని వలన బాల్ రూపం మారుతుంది బయోరియాక్టర్ వంటి ఫ్లూయిడ్ వాతావరణంలో రిలేటివ్ వెలాసిటీ వెలాసిటీ గ్రేడియంట్ లు పుష్కలంగా ఉంటాయి వెలాసిటీ గ్రేడియంట్ అంటే ఒక నిర్దిష్ట దూరానికి వేగంలో తేడా ఇది వెలాసిటీ యొక్క డెరివేటివ్ డిస్టెన్స్ మీద dv d x dv d y అవి వెలాసిటీ గ్రేడియంట్స్ వెలాసిటీ గ్రేడియంట్ ఉన్నంత వరకు షియర్ స్ట్రెస్ ఉంటుంది ఇంకా సెల్స్ షియర్ స్ట్రెస్ గురి అవుతాయి బయోరియాక్టర్ లో ఫ్లూయిడ్ ఎన్విరాన్మెంట్ లో చాలా వెలాసిటీ గ్రేడియంట్ లు ఉన్నాయి కాబట్టి షియర్ స్ట్రెస్ కూడా ఉంటుంది వెలాసిటీ గ్రేడియెంట్ కు కారణం ఫ్లూయిడ్ లో కదలికలు అందుకు కారణం యాజిటేటర్ చేసే యజిటేషన్ ఇంకా ఏరేషన్ వలన ఏరేషన్ కూడా ఫ్లూయిడ్ ని కదిలిస్తుంది కాబట్టి వెలాసిటీ గ్రేడియెంట్ ను అందువలన షియార్ స్ట్రెస్ ను కలుగ చేస్తోంది ఏరేషన్ యాజిటేషన్ లు వెలాసిటీ గ్రేడియంట్ ను దాని వలన షియర్ స్ట్రెస్ ను బయో రియాక్టర్ లో కలుగ చేస్తాయి బబుల్ బ్రేకేజ్ గాలి బుడగ పగలడం గూడా డామేజ్ చేస్తోంది కానీ అది వేరే మెకానిజం ద్వారా జరుగును అది బబుల్ పగిలి నపుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ వలన జరుగుతుంది ఏరేషన్ యాజిటేషన్ లు వెలాసిటీగ్రేడియంట్ లను కలుగ చేస్తోంది కనుక షియర్ స్ట్రెస్ కలుగ చేస్తోంది కాబట్టి మనము షియర్ స్ట్రెస్ గురించి ఆలోచించాలి మమ్మేలియన్ సెల్స్ కొన్ని జంతువుల సెల్స్ లో సెల్ వాల్ ఉండదు అందువలన అవి షియర్ స్ట్రెస్ కు ఎక్కువగా గురి అవుతాయి సెల్ వాల్ ఉండే సెల్స్ షియర్ స్ట్రెస్ కు తక్కువగా గురి అవుతాయి ఇవన్నీ ఉండొచ్చు ఉండక పోవచ్చు ఎందుకంటే సెల్ వాల్ ఉన్న కూడా చాలా షియర్ స్ట్రెస్ ప్రభావాలుఉండొచ్చు సెల్ వాల్ రిజిడ్ గా ఉండటం వలన ఇది సులభంగా కదలికలను జరగనివ్వదు సెల్ లోపలి కంటెంట్ ఫ్రీ గా కదలాల్సి ఉండి సెల్ వాల్ అందుకు సహకరించనిదైతే షియర్ స్ట్రెస్ కు గురి అవుతుంది కాబట్టి బయోరియాక్టర్ లోని అన్ని సెల్స్ షియర్ స్ట్రెస్ కు గురు అగును కొన్ని భరించగలవు మరికొన్ని భరించ లేవు మనం అది తెలిసి ఉండాలి ఎందుకంటే దాని వలెనే బయోరియాక్టర్ విజయవంత అగునో లేదో నిర్ధారణ అగును దాని తర్వాత బయోరియాక్టర్ స్కెల్ అప్ గురించి చూద్దాం స్కెల్ అప్ అంటే ఏమిటి ఏదైనా ప్రాసెస్ ని మొదలు పెట్టినపుడు సాధారణముగా చిన్న స్థాయి లో మొదలు పెడతాము ల్యాబ్ స్కెల్ లేదా షేక్ ఫ్లాస్క్ తో కావచ్చు తర్వాత బయోరియాక్టర్ లో 1లీటర్ 2లీటర్ బయోరియాక్టర్ తో లాబ్ లో నైనా మొదలు పెడతాం తర్వాత మనం 10 20 లీటర్ బయోరియాక్టర్ తీసుకుంటే అది 10 రేట్లు స్కెల్ అప్ అవుతుంది 1 లీటర్ స్మాల్ స్కెల్ లో ఉన్నదంతా 10 లీటర్ లో కూడా ఉండాలి అప్పుడే దానిని స్కెల్ అప్ అంటారు అన్నివిషయాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి స్కెల్ అప్ ఉన్నదని నిర్ధారించాలి లేకపోతె ప్రాసెస్ పరిశ్రమ స్థాయి లో మన లేదు స్కెల్ అప్ అనేక స్థాయి లలో ఉంటుంది పరిశ్రమ లలో 1లక్ష బయోరియాక్టర్ 2 లక్షల లీటర్ల బయోరియాక్టర్ లు మొదలగునవి ఉంటాయి ల్యాబ్ లో 1లీటర్ ఉంటుంది ఈ స్కెల్ అప్ అనేది బయోరియాక్టర్ లో ఒక ముఖ్య మైన అంశం దాని గురించిన కొన్ని అంశాలు చూద్దాం అవి ఖర్చు ఎక్కువ అగుట వలన స్మాల్ స్కెల్ లోనే అభివృద్ధి చేశారు ప్రాసెస్ పనిచేస్తుందో లేదో కూడా తెలియదు ఖర్చు తగ్గించటం కోసం మీడియం కూడా ఖరీదైనదే ప్రాసెస్ ను మొదట చిన్న స్థాయి లో అభివృద్ధి చేస్తారు భారీ స్థాయి లో పనిచేయించటం ఎలా చాలా కీలక మైన అంశాలు చిన్న స్థాయి లో వేరుగా ఉండవచ్చు అవి ఆ స్థాయి లో పని చేసేందుకు లేదా డిమాన్స్ట్రేట్ చేసేందుకు తయారు చేసినవి స్కెల్ అప్ అనేది పెద్ద స్థాయి లోని కొన్ని పారామీటర్స్ ను చిన్న స్థాయి లో ప్రభావ వంతం గా ఉన్నవి కొన్ని యధాతధంగా ఉంచి చేస్తారు వీటిల్ని స్కెల్ అప్ క్రైటీరియా అంటారు స్కెల్ అప్ క్రైటీరియా లో మనం ఏదైనా తీసుకొని దాని స్కెల్ అప్ క్రైటీరియా గా చెప్పలేము ఇంపెల్లర్ యొక్క డయామీటర్ అలానే ఉండాలి అని చెప్పలేము అప్పుడు అది పనిచేయదు లేదా ఆ షాఫ్ట్ డయామీటర్ అలానే ఉండాలి అని అనలేం దానికి అర్ధం ఉండదు కాబట్టి తగిన విషయాలు రెండింటి లోను అంటే చిన్నస్థాయిలోను పెద్ద స్థాయి లోను ఒకే రకం గా ఉండాలి ఈక్వివలెన్స్ ఆఫ్ జామెట్రిక్ పారామీటర్స్ ఈక్వివలెన్స్ ఆఫ్ ఆపరేషనల్ పారామీటర్స్ అనేది సాధారణం గా చూస్తాము ఈ రెండిటి గురించి కనీస అవగాహన కోసం స్టిర్డ్ ట్యాంక్ ఉదాహరణ ను చూద్దాం మొదట జామెట్రిక్ సిమిలారిటీ ఇది ఒక స్టిర్డ్ ట్యాంక్ దీర్ఘ చతురస్ర ఆకారం లోనిది వాస్తవానికి ఇది ఒక సిలిండర్ ఇది ఇంపెల్లర్ ఇది ఇంపెల్లర్ షాఫ్ట్ ఇంపెల్లర్ బ్లేడ్స్ వివిధ డైమెన్షన్ లు ఇచ్చారు D i అనేది ఒకఇంపెల్లర్ టిప్ దగ్గర నుంచి డయామెట్రికల్ గా ఎదురుగా ఉన్న ఇంపెల్లర్ వరకు ఉన్న డయామీటర్ W ఇంపెల్లర్ వెడల్పు L ఇంపెల్లర్ బ్లేడ్ పొడవు C ట్యాంక్ క్రింది నుంచి ఇంపెల్లర్ మధ్య వరకు ఉన్న దూరం ఒకే ఒక సెట్ ఉపయోగించడం జరిగినది దీనిని ఒక ఉదాహరణగా తీసుకుందాం D వెస్సల్ డయామీటర్ H వెస్సల్ ఉన్న లిక్విడ్ ఎత్తు B అనేది బాఫిల్ అక్కడ 4 6 బాఫిల్స్ ఉన్నాయి బాఫిల్స్ ని ఎందుకు వాడతారంటే లిక్విడ్ ని ఇంపెల్లర్ తో తిప్పినపుడు అక్కడ వొర్టెక్స్ తయారగును అప్పుడు లిక్విడ్ ఇలా పైన ఉంటుంది అది ఆశించ దగినది కాదు వొర్టెక్స్ ని నిరోధించడానికి పలుచని లోహపు స్ట్రిప్స్ ఉన్నాయి ఆపోజిట్ డయామీటర్ లో ఉన్న 4 స్ట్రిప్స్ వొర్టెక్స్ తయారవడాన్ని నిరోధించగలవు ఇదే బాఫిల్ చేసే పని జామెట్రిక్ సిమిలారిటీ కోసం దీనిని పరిగణిస్తారు ఎత్తు డయామీటర్ ల నిష్పత్తి 1ఉండాలి స్టిర్డ్ ట్యాంక్ కేస్ లో ఇవి చాలా ప్రామాణికమైనవి H by D 1 ఉండాలి D I టిప్ నుంచి టిప్ వరకు ఇంపెల్లర్ డయామీటర్ ని ట్యాంక్ డయామీటర్ తో భాగిస్తే అది ⅓ D i by D 1 బై 3 బాఫిల్ మందం బై ట్యాంక్ డయామీటర్ 1 బై 12 ఇవి మైంటైన్ చెయ్యాలి స్మాల్ స్కెల్ లో అయినా పెద్ద స్థాయి లో నైనా సరే ఇది జామెట్రిక్ సిమిలారిటీ C ట్యాంక్ క్రింది నుంచి ఇంపెల్లర్ మధ్య వరకు ఉన్న దూరం డయామీటర్ ల నిష్పత్తి 1 బై 3 W ఇంపెల్లర్ బ్లెడ్ వెడల్పు ఇంపెల్లర్ డయామీటర్ ల రేషియో 1 బై 5 L ఇంపెల్లర్ బ్లేడ్ పొడవు బై ఇంపెల్లర్ డయామీటర్ ¼ ఉండాలి కాబట్టి ట్యాంక్ డయామీటర్ ఆధారంగా 4 క్రైటీరియా ఉన్నాయి HD1 DiD13 BD112 CD13 ఇంపెల్లర్ డయామీటర్ మీద 2 ఉన్నాయి And there are 2 that are based on the impeller diameter WDi15 LDi14 ఎన్నుకోబడిన ఈ రెండూ మెయింటైన్ చేయగలిగితే పెద్ద మరియు చిన్న స్కెల్ లో మనకు జామెట్రిక్ సిమిలారిటీ ఉంటుంది ఆపరేషనల్ సిమిలారిటీ కోసం కాన్స్టెంట్ K L a ని మెయింటైన్ చెయ్యాలి మనం K L a గురించి చూశాము ఇది ఒక ముఖ్య మయిన స్కెల్ అప్ పారామీటర్ కాన్స్టెంట్ వాల్యూమెట్రిక్ మాస్ ట్రాన్స్ ఫర్ కోషంట్ K L a ని మెయింటైన్ చేయాలి మనం ఒక యూనిట్ వాల్యూమ్ కి కాన్స్టెంట్ పవర్ కంజంషన్ PV కోసం చూస్తాము మనం ఇంపెల్లర్ టిప్ స్పీడ్ కాన్స్టెంట్ గా ఉండేలా చూడాలి ఇంపెల్లర్ డయామీటర్ Di πDi అది చేసే వృత్తము అది ప్రయాణించే దూరం ఇది n ల లబ్దం r p m ఇంపెల్లర్ వేగం మనం కాన్స్టెంట్ గా ఉంచాల్సిన ఒక వేరియబుల్ ఇది లోవర్ లెవల్ ఇంకా హైయ్యర్ స్కెల్ వద్ద కూడా ఇంకా కాన్స్టెంట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ రెనాల్డ్స్ నెంబరు కూడా కాన్స్టెంట్ గా బయోరియాక్టర్ లో ఉండాలి పరిశ్రమలో ఇవి చాలా కొన్ని మాత్రమే గార్సియా ఒఖోవా ఇంకా గోమెజ్ లు 2009 లో 'బయోటెక్నాలజీ అడ్వాంసెస్' ప్రచురించిన పరిశోధనా పత్రం శీర్షిక మైక్రోబియల్ ప్రాసెస్ లో బయోరియాక్టర్ స్కెల్ అప్ ఆక్సిజన్ ట్రాన్స్ ఫర్ సమీక్ష ఇదిఏమిచెప్తోందిఅంటే పరిశ్రమలలో 30శాతం K L a ఆధారం గా స్కెల్ అప్ జరుగుతుంది యూనిట్ వాల్యూమ్ కి కాన్స్టెంట్ పవర్ కన్సంషన్ ఆధారంగా 30శాతం సార్లు కాన్స్టెంట్ ఇంపెల్లర్ టిప్ వేగం 20శాతం సార్లు కాన్స్టెంట్ DO వాల్యూ 20 శాతం సార్లు ఇవి పరిశ్రమలలో ఎంచు కొన్న స్కెల్ అప్ పారామీటర్స్ రెండు స్కెల్స్ లో మైక్రో ఎన్విరాన్మేంట్ బ్యాలెన్స్ పరచడం చాలా కష్టం మనకు తెలుసు ప్రోడక్ట్ ను ఉత్పత్తి చేసే నిజమైన ఫ్యాక్టరీ లు సెల్స్ కాబట్టి మైక్రో ఎన్విరాన్మేంట్ అంటే ప్రతి సెల్ కి ఉన్న ఎన్విరాన్మెంట్ దాన్ని ఒకే విధంగా ఉంచాలి ఒకే పెర్ఫార్మెన్స్ లెవల్ కోసం ఒకే రకమయిన పెర్ఫార్మెన్స్ కోసం రెండు స్థాయి లలో కూడా ఇది కష్టము క్రైటీరియా సాధారణంగా పని చేసినా అన్ని సార్లు పనిచేయవు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి పనిచేస్తుందని ఆశించాలి అది పని చేయక పొతే సెల్ లెవల్ కి వెళ్లి ఆలోచించాలి తర్వాతి మాడ్యూల్ పూర్తిగా దీని గురించే ఇది మైక్రో లెవల్ లో కారణాలు అర్ధం చేసుకొనేందుకు పరిశ్రమల దృష్ట్యా కూడా ఉపయోగపడుతుంది మైక్రో ఎన్విరాన్మెంట్ చాలా ముఖ్యం ఎందుకంటే సెల్స్ నిజమైన ఫ్యాక్టరీ లు మైక్రో ఎన్విరాన్మెంట్ తో ప్రభావితమగును కనుక స్కెల్ అప్ అనేది ఇప్పటికీ ఒక కళ దానిని పూర్తి శాస్త్ర స్థాయి కి దింప టానికి ఇంకా చాలా సాధించాల్సినది ఉంది మనం స్కెల్ అప్ గురించి చూశాం స్కెల్ డౌన్ వినడానికి మొదట్లో వింత గా ఉండచ్చు కానీ స్కెల్ డౌన్ కూడా బయోరియాక్టర్ లో ముఖ్యమైనదే ఇది ఈ రకం గా ఉంటుంది మనం ఒక లార్జ్ స్కెల్ లో ఆపరేట్ చేస్తున్నాం ప్రాసెస్ లో ఇంప్రూవమెంట్ కోసం కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాం కానీ ప్రొడక్షన్ ఆగి పోవచ్చు ప్రొడక్షన్ నిరంతరాయంగా సాగాలి కాబట్టి లార్జ్ స్కెల్ లో ప్రయోగాలు చేయలేము అలాగే ఈ ప్రయోగాలు చేయడానికి అంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి మనకు ఇష్టం లేదు ప్రయోగం విజయవంతం కాక పోతే అప్పుడు ఈ ప్రయోగం కోసం పెట్టిన ఖర్చు అంతా వృధా అయినట్లే అందువలన ఏమి చేస్తారంటే లార్జ్ స్కెల్ ఉన్నదాన్ని స్మాల్ స్కెల్ లో పునర్నిర్మిస్తారు అప్పుడు ప్రయోగం లార్జ్ స్కెల్ లో పని చేయొచ్చు అనే నమ్మకంతో స్మాల్ స్కెల్ లో చెయ్యొచ్చు తర్వాత లార్జ్ స్కెల్ లో అమలుచేయవచ్చు కాబట్టి స్కెల్ డౌన్ కూడా బయోరియాక్టర్ లో ఒక ముఖ్య మైన అంశం ఉన్న ప్రణాలికను మెరుగుపరచడానికి అవకాశమున్న ప్రణాళికలను పరిశోధించడానికి మీడియం కాంపోజిషన్ లో మార్పుల కోసం ఉదాహరణకి కొత్త బ్యాచ్ వి అవే ఇన్ గ్రేడియంట్స్ అయినా కూడా స్మాల్ స్కెల్ లో టెస్ట్ చేయ టానికి కొత్త లేదా పిర్పీది చేసిన స్ట్రయిన్స్ ని మొదట స్కేల్ డౌన్ లెవల్ లో ప్రయత్నిస్తారు ఆపరేటింగ్ కండిషన్స్ ఇనాక్యులమ్ లెవల్ యాంటీ ఫోమ్ ని వాడటం డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ మొదలగునవి ప్రయత్నిస్తారు ఉత్పత్తి చేస్తున్న బయోరియాక్టర్ ను ఆపకుండా కొత్త సెల్ కల్చర్ ప్రొడక్ట్స్ కోసం ఆపరేటింగ్ ప్రోసిజర్ ను వాలిడేట్ చెయ్యడానికి అనేక స్ట్రాటజీ లను అనేక చిన్న మినియేచర్ బయోరియాక్టర్ లలో ఒకే సారి వేగంగా స్క్రీనింగ్ చేయ వచ్చు ప్రభావ వంతమైన స్కేల్ డౌన్ చేస్తే ఇది సాధ్యం చాలా విషయాలు స్మాల్ రియాక్టర్ లో స్క్రీన్ చేస్తాము అవన్నీకూడా లార్జ్ స్కెల్ లో కండిషన్ లను రెప్రెసెంట్ చేసే కండిషన్ లకు గురి చేయ బడతాయి పరిశ్రమ స్థాయి లో స్కేల్ డౌన్ ప్రాసెస్ లో ఫలితాలు మీద చాలా నమ్మకం ఉంటుంది రెండు పరిశోధనా పత్రాలు ఉన్నాయి అవి నేను చూపిస్తాను అవి మీ రిఫరెన్స్ డాక్యుమెంట్ లో ఉన్నాయి నెంబర్ 27 స్కేల్ అప్ గురించి ఇది మనం మాట్లాడుకున్నాం గార్సియా ఒఖోవా 28 బయోరియాక్టర్ స్కేల్ డౌన్ గురించి పాలోమెర్స్ et al పాలోమెర్స్ లారా ఆక్టావియా రామిరేజ్ 2010 బయోరియాక్టర్ స్కేల్ డౌన్ ఎంసైక్లోపీడియా ఆఫ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ లో స్కేల్ డౌన్ లోని వాలిడేషన్ గురించి ఈ వెబ్సైట్ లో ఉంది మీరు ఈ వెబ్సైటు ని చెక్ చేయొచ్చు ఇది మాడ్యూల్ 4 మాడ్యూల్ 4 లో మనం బయోరియాక్టర్ ఎన్విరాన్ మెంట్ పారామీటర్స్ యొక్క ప్రభావము బయోరియాక్టర్ కల్చర్ పైన పని తీరు పైన చూశాము మనం చూసినవి ఉష్ణోగ్రత pH మీడియం కంపొజిషన్ యాజిటీషన్ ఏరేషన్ లెవల్స్ ఇంకా డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ గురించి కొంత లోతుగా చూశాము అలాగే స్కేల్ అప్ స్కేల్ డౌన్ గురించి మాడ్యూల్ 4 లో చూశాము మనం తర్వాత కలిసినపుడు మాడ్యూల్ 5 తీసుకొంటాము అదే ఈ కోర్స్ లో చివరి మాడ్యూల్